అందరికీ నమస్కారం నేను జయంత ఛటర్జీ ఐఐటి కాన్పూర్ లో ప్రొఫెసర్ ని మరియు ఈ 8 వారాలలో మేనేజింగ్ సర్వీసెస్ గురించి మనము సంభాషిస్తున్నాము అని మీకు తెలుసు మరియు సేవా నిర్వహణ సేవా వ్యాపారం మరియు నేటి ఆర్థిక వ్యవస్థలో దాని ప్రాముఖ్యతకు సంబంధించిన వివిధ సమకాలీన సమస్యలను పరిశీలిస్తున్నాము ఈ రోజు నేను చాలా ఆసక్తికరమైన సమకాలీన వ్యాపార నమూనాపై దృష్టి పెడతాను నేను ఈ కొత్త వ్యాపార నమూనాను ఈ కోర్సుకు పరిచయంతో పాటు గత కొన్ని సెషన్లలో సూచించాను ఇది ఉత్పత్తి సేవా వ్యవస్థల కి సంబంధించిన భావన దీనిని సంక్షిప్తంగా తరచుగా పిఎస్ఎస్ అని పిలుస్తారు ఈ భావన చాలా సులభం మరియు ఈ భావన సేవా శాస్త్రానికి సంబంధించిన విభాగాల గురించి మాట్లాడబడింది కానీ ఇటీవల ఈ భావనను పర్యావరణ చేతన హరిత ఆర్థిక వ్యవస్థ ఆనవాలు చేత వ్యాపార మోడలింగ్ ఇష్టపడే వ్యవస్థగా కూడా సూచిస్తున్నారు మన గ్రహం మరియు మన భవిష్యత్ తరాలకు మెరుగైన పరిశుభ్రమైన పచ్చటి ప్రపంచాన్ని సృష్టించడం ఎందుకు ముఖ్యమో మనం చూస్తాము ఇప్పుడు మీ తెరపై మీ ముందు వున్న సాంప్రదాయక వ్యాపార నమూనాను చూడండి కాబట్టి మనకు ఎడమ వైపు ఇన్పుట్లు ఉన్నాయి అవి ముడిసరుకులు కొన్నిసార్లు ఈ ముడి పదార్థాలు భాగాలుగా కొన్నిసార్లు ఉప వ్యవస్థలుగా ప్రాసెస్ చేయబడతాయి కాబట్టి ముడి పదార్థం మధ్య విభాగ మైన ప్లాంట్ లోని తయారీ ఆపరేషన్ కు రాకముందే అదనంగా కొంత విలువ ఉంటుంది సాంప్రదాయకంగా ముడి పదార్థాలు ప్యాక్ చేయబడినవి లేదా ప్యాక్ చేయబడనివి గా ఉంటాయి అంటే ప్యాక్ చేయబడని ఇనుప ఖనిజం లేదా ప్యాక్ చేయబడని బొగ్గు వంటివి లేదా ముందే తయారుచేసిన లేదా ముందస్తుగా ప్రాసెస్ చేయబడిన ప్యాకేజీ ఇన్పుట్లు ఉదాహరణకు స్పాంజి ప్యాలెట్లు మొదలైనవి ఈ రెండు రకాలు ఆపరేషన్ ప్లాంట్ కు చేరుకుంటాయి మరియు తరువాత అవి వేర్వేరు తయారీ దశల ద్వారా ప్రాసెస్ చేయబడతాయి మరియు మనము ఉత్పత్తులను సృష్టిస్తాము ఈ ఉత్పత్తులు మనం ఎఫ్ఎమ్సిజి టూత్పేస్ట్ లేదా సబ్బు వంటి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అని పిలుస్తాము అవి పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు లేదా అవి వ్యాపారాలకు లేదా కంప్యూటర్ వంటి వృత్తిపరమైన ఉపయోగం కోసం అవసరమైన ఉత్పత్తులు కావచ్చు ఆపై వాటిని నేరుగా లేదా వివిధ రకాల పంపిణీ మార్గాల ద్వారా వినియోగదారునికి తీసుకువెళతారు ఇది ఆర్థిక వ్యవస్థ ద్వారా వస్తువులు మరియు ఉత్పత్తుల సాంప్రదాయ ప్రవాహం కాబట్టి ఎడమ వైపున లావాదేవీలు మేము వాటిని తరచుగా వ్యాపారానికి వ్యాపారం అని సూచిస్తాము ఎందుకంటే ఇది ఇప్పటికీ ఉత్పాదక ప్రక్రియకు ఇన్పుట్లుగా పనిచేస్తాయి కానీ ఉత్పాదక ప్రక్రియ తరువాత పారిశ్రామిక వ్యవస్థల తరువాత అవి మార్కెట్ ద్వారా అవుట్పుట్లుగా వినియోగదారునికి వెళ్తాయి మరియు మేము దానిని వ్యాపారం నుండి వినియోగదారులకి ప్రవాహంగా సూచిస్తాము గత కొన్ని దశాబ్దాలుగా వేగవంతమైన నిర్గమాంశపై దృష్టి కేంద్రీకరించబడింది వ్యాపారాన్ని వేగవంతం చేయడంపై దృష్టి కేంద్రీకరించబడింది ఒకే వ్యవస్థ అదే వనరుల సమితి లేదా అదే స్థిర ఆస్తుల సెటప్ అదే యంత్రాలు మరియు ఇతర మౌలిక సదుపాయాలతో ఎక్కువ ఉత్పత్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించబడింది కాబట్టి కఠినమైన విలువ సమైక్యత వివిధ విభాగాల మధ్య దగ్గరి సహకారం ఫై దృష్టి కేంద్రీకరించబడింది అయితే ఇది గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిని గణనీయంగా పెంచింది వ్యాపార వేగాన్ని వేగవంతం చేసింది మరియు మనకు అనేక రకాల వస్తువులు మరియు గాడ్జెట్లు మార్కెట్ను నింపాయి కానీ ప్రకృతి ముడి పదార్థాలు వాటిని ప్రాసెస్ చేయడం అన్ని రకాల వస్తువులను అన్ని రకాల ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం అనేది మనం తాత్కాలిక ఆనందం కోసం చేస్తున్నామా లేదా శాశ్వత సమస్య మనం సృష్టిస్తున్నామా మనం ఎక్కువ వస్తువులు సృష్టించే ప్రక్రియలో మరింత ఎక్కువ చెత్త మరియు వ్యర్థాలని నింపుతున్నాము మరియు తరచూ వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు బయోడీగ్రేడబుల్ కాని వ్యర్థాలు వంటి పరిష్కరించలేని సమస్యను సృష్టిస్తాయి కాబట్టి మీ ముందు ఉన్న ఈ వాల్యూ చైన్ ని మీరు గమనించాలి ఈ వాల్యూ చైన్ యొక్క ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే ప్రతి దశలో యాజమాన్యం యొక్క బదిలీ ఉంటుంది బొగ్గు సరఫరాదారు లేదా ఇనుప ఖనిజం సరఫరా చేసేవారు వారి యాజమాన్యాన్ని ఉక్కు ఉత్పత్తి చేసే ప్లాంట్కు మరియు వాల్యూ చైన్ కు బదిలీ చేస్తారు ఉక్కు ఉత్పత్తిదారు స్టెయిన్లెస్ స్టీల్ యొక్క ఫ్లాట్ రోల్ ను ఉత్పత్తి చేసినప్పుడు అప్పుడు వాటిని వంటగది పరికరాలు లేదా ఇతర వస్తువులను తయారుచేసే వ్యక్తులు ఉపయోగిస్తారు కానీ ప్రతి దశలో యాజమాన్యం లో మార్పు ఉంటుంది అయితే కొత్త ఉదాహరణ వాల్యూ చైన్ యొక్క ఈ మొత్తం సమస్యను కొద్దిగా భిన్నంగా చూస్తుంది ప్రారంభంలో ఈ భావన భూమి తవ్వకాలలో ఉపయోగించే యంత్రాలు మరియు మీరు ఒక పెద్ద పరిశ్రమను సృష్టించేటప్పుడు లేదా పెద్ద నివాస సముదాయాన్ని సృష్టించేటప్పుడు ఉపయోగించే వివిధ రకాల నిర్మాణ యంత్రాల నుండి వచ్చింది ఇప్పుడు ఈ సందర్భాలలో పాత ఆర్థిక వ్యవస్థలోని యంత్రాలను కొనుగోలు చేశారు కాబట్టి యంత్ర తయారీదారు నుండి కాంట్రాక్టర్కు లేదా కొత్త ప్లాంటును నిర్మించే ఫ్యాక్టరీ వ్యవస్థకు యాజమాన్యం బదిలీ చేయబడింది నిర్మాణ కాలం ముగిసే సమయానికి అన్ని భవనాలు పూర్తయినప్పుడు ప్లాంట్ల నిర్మాణాలన్నీ జరిగిన తరువాత ఈ యంత్రాలకు మరింత ఉపయోగం లేదు మరియు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్లాంట్లలో వివిధ నివాసాల వద్ద పెద్ద నివాస సముదాయాల వద్ద ఒక మూలలో పాత యంత్రాలు తుప్పుపట్టి ఒక భారీ కుప్ప లా ఉంటాయి ఇవి ఏ ఉత్పాదక వినియోగానికి పనికిరావని మీరు కనుగొంటారు మరియు కాలక్రమేణా అవి వ్యర్థ కుప్పగా మారతాయి మరియు విక్రయించినప్పుడు వాటిని మీ సైట్ నుండి తొలగించడానికి తరచుగా మీరు డబ్బులు చెల్లించాల్సిఉంటుంది కొన్ని పోటీ ఒత్తిడిలో భూమి తవ్వకాలకు సంబంధించిన యంత్రాల తయారీదారులు సరళమైన కానీ వినూత్నమైన మరియు ఒక విధంగా దూర ప్రభావానికి ఒక పరిష్కారాన్ని తీసుకువచ్చారు కస్టమర్ ఆ యంత్రం భూమి తవ్వకాలకు సంబంధించిన యంత్రంపై ఖచ్చితంగా ఆసక్తి చూపడం లేదు ఇది ప్లాంట్ కు లేదా భవనానికి పునాదిని సృష్టించడానికి భూమిని కదిలిస్తుంది కాబట్టి ఆ యంత్రం అందించిన పరిష్కారంపై కస్టమర్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది కాబట్టి వారు కొత్త వ్యాపార ప్రతిపాదనతో ముందుకు వచ్చారు యంత్ర కొనుగోలు ఇకపై అవసరం లేదు దీనికి బదులుగా ఎక్స్కవేటర్ తయారీదారులు భూమితవ్వకాలకు సంబంధించిన యంత్రాల తయారీదారులు భూమిని తొలగించడం గంటకు టన్నుకు భూమిని త్రవ్వడం లేదా భూమి యొక్క మొత్తం టన్నులు లేదా ఒక నిర్దిష్ట వ్యవధిలో సృష్టించాల్సిన పునాది నిర్మాణం పరంగా ఒక పరిష్కారాన్ని అందించారు కాబట్టి తీసివేయవలసిన పదార్థం క్లియర్ చేయవలసిన భూమి లక్ష్య కాల వ్యవధిలో సృష్టించవలసిన పునాది ఇది కస్టమర్ వెతుకుతున్న పరిష్కారం మరియు అది పరిష్కరించబడింది కాబట్టి తవ్వక యంత్రం ఎక్స్కవేటర్ మెషీన్ను ఉత్పత్తిగా అమ్మడానికి బదులు తవ్వకం సేవ ద్వారా భర్తీ చేయబడింది కాబట్టి దీనిని సర్విటైజేషన్ లేదా సర్వీసైజేషన్ అని పిలుస్తారు ఇప్పుడు ప్రయోజనం ఏమిటి ప్రయోజనం ఏమిటంటే ఉద్యోగం చివరలో ప్లాంట్ యొక్క ఒక మూలలో యంత్రం ఇకపై తుప్పు పట్టడం లేదు ప్రాజెక్ట్ చివరలో పునాదిని సృష్టించిన తరువాత భూమి తొలగించబడిన తరువాత యంత్ర సరఫరాదారుడు చేత తీసివేయబడిన యంత్రాన్ని తిరిగి అమర్చారు పునర్నిర్మించారు మరియు మరొక సైట్ లో తిరిగి ఉపయోగించారు యంత్రాన్ని కొనుగోలు చేసినట్లయితే సెకండ్ హ్యాండ్ యంత్రాన్ని అమ్మడం లేదా సెకండ్ హ్యాండ్ తవ్వకం యంత్రాన్ని కొనడం వివిధ రకాల చట్టపరమైన మరియు వ్యాపార సమస్యలను సృష్టించవచ్చు కానీ ఈ సందర్భంలో కస్టమర్ చాలా వారాల్లో చాలా టన్నుల భూమిని తొలగించాల్సిన పరిష్కారం పొందుతున్నాడు ఇది సరికొత్త మెషీన్తో జరిగిందా లేదా సెకండ్ హ్యాండ్ మెషీన్తో జరిగిందా అని కస్టమర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి సరైన నిర్వహణ మరియు రికండిషనింగ్తో యంత్రాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు అక్కడ ఎక్కువ వ్యర్థ కుప్పలు తుప్పు పట్టడం లేదు మరియు ఫౌండేషన్ బేస్ కోసం వెతుకుతున్న కస్టమర్ సంతృప్తి కోసం పరిష్కారం ఉంది మరియు భూమిని తొలగించడం కోసం భూమిని తొలగించే యంత్రం అవసరం లేదు సంక్షిప్తంగా ఇది మేము ఉత్పత్తి సేవా నమూనా అని పిలుస్తాము ఒక ఉత్పత్తి ఉంది ఒక యంత్రం ఉంది కానీ వినియోగదారుడు సేకరిస్తున్న తుది పరిష్కారం సేవ టన్నుకు గంటకు వినియోగ యూనిట్లకు చెల్లింపు ఉంటుంది కాబట్టి విలువ మార్పిడి పరిష్కారం ఇప్పుడు సేవ ఆధారంగా జరుగుతోంది తప్ప యాజమాన్యం బదిలీ ఆధారంగా కాదు ఈ మోడల్ ఇప్పుడు మన ఆర్ధికవ్యవస్థలోని అనేక విభాగాలను అనుమతించింది మరియు పునర్వినియోగం ఆధారంగా రీసైక్లింగ్ ఆధారంగా పునర్నిర్మాణం లేదా పునర్వ్యవస్థీకరణ ఆధారంగా ఈ మోడల్ ప్రకృతి నుండి తీసుకున్న మునుపటి మోడల్ కంటే మెరుగైన మోడల్ అని చెప్పబడింది ఇది వస్తువులను తయారు చేస్తుంది మరియు చివరికి వ్యర్థ కుప్ప చెత్త కుప్పను పెంచుతుంది మీరు గమనించినట్లయితే ఈ క్రొత్త మోడల్లో మనకు ప్రకృతి నుండి స్థిరమైన సోర్సింగ్ ఉంది అంతకుముందు సరఫరా గొలుసులు ఉంటాయి కానీ ఇప్పుడు వాటికి ఆకుపచ్చ సరఫరా గొలుసు ఉంటుంది మధ్యలో సాంప్రదాయ వ్యాపార విధులు ఉంటాయి కానీ పరిష్కారాన్ని సహ సృష్టిలో కస్టమర్లను చేర్చుకోవడం ద్వారా యాజమాన్యం ఆధారిత విలువ మార్పిడి బదిలీపై దృష్టి పెట్టడానికి బదులుగా పరిష్కారం ఆధారంగా విలువ మార్పిడి మనకు తెలుసు తత్ఫలితంగా ఈ మోడల్ ఇప్పుడు చాలా సాంప్రదాయ తేలికపాటి పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలు లేదా వృత్తిపరమైన పరిశ్రమలలో అనేక రకాలుగా అందుబాటులో ఉందని మనము తెలుసుకున్నాము కాబట్టి మీరు వాషింగ్ మెషీన్ను కొనాలి మనము మంచి వ్యవస్థీకృత చాకిరేవు లాండ్రోమాట్ సేవను కలిగి ఉండగలము కాని ప్రజలు తమ బట్టలు ఒక్కో యూనిట్ వాడకం ఆధారంగా ఉతుకుతారు ఈ రోజు వివిధ దేశాలలో మోటారు వాహనాల ప్రైవేటు యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి బదులు ఎందుకంటే ఇది అనేక ప్రభావాలను పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంది పూల్డ్ వాడకం కార్ల భాగస్వామ్య వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది మీకు కారు ఉంటే అవసరమైనప్పుడు మీరు కాల్ చేస్తే మీరు కారును కలిగి ఉండవలసిన అవసరాన్ని అనుభవించరు మీరు నిజంగా కారు డ్రైవింగ్ వృత్తిలో లేకుంటే లేదా అది మీ అభిరుచి అయితే తప్ప కానీ చాలా ఆచరణాత్మక సందర్భాల్లో అప్పుడు ఇది విలువ మార్పిడి యొక్క ప్రతి యూనిట్ వినియోగ ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది విమాన ఇంజిన్లు ఇప్పుడు ఉన్నవ్యాపార నమూనా ఇది అది ఇప్పుడు అందుబాటులో ఉంది ఎందుకంటే విమాన ఇంజిన్లు ఎగరడానికి మైలేజ్ ఆధారంగా అందించబడతాయి అందువల్ల ఇంజిన్తో ఏదైనా సమస్య ఉంది ఇంజిన్ మరమ్మత్తు ఇంజిన్ భర్తీ ఆ విషయాలన్నీ ఇంజిన్ సరఫరాదారు చూసుకుంటారు విమాన యజమాని వైమానిక సేవా యజమాని వారు ఇంజిన్లను సొంతం చేసుకోవడం మరియు ఇంజిన్లను నిర్వహించడం మొదలైన వాటి గురించి బాధపడవలసిన అవసరం లేదు అదేవిధంగా గంటకు శక్తి కూడా ఈ రోజు చాలా చెల్లుబాటు అయ్యే వ్యాపార నమూనా ఇది మన సాధారణ రోజువారీ విద్యుత్ వినియోగం మాత్రమే కాదు ఇక్కడ మేము కిలోవాట్ అవర్ ఆధారిత వినియోగాన్ని ఉపయోగిస్తున్నాము కానీ శక్తి యొక్క వివిధ పారిశ్రామిక ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ శక్తి గంటకు విక్రయించబడుతుంది మరియు చివరగా మీలో చాలా మందికి బాగా తెలుసు ఫోటో కాపీ చేసే సేవ ఇప్పుడు ఫోటోకాపీయర్లకు బదులుగా సేకరణ యొక్క ప్రమాణం కాబట్టి కస్టమర్ల ప్రాంగణంలో ఫోటో కాపీ చేసే యంత్రాలు సరఫరా చేయబడతాయి కస్టమర్ చేయబడిన కాపీల సంఖ్య ఆధారంగా చెల్లిస్తారు అంటే వినియోగించే సేవా యూనిట్ల సంఖ్య మరియు ఫోటోకాపీ యంత్రం సరఫరాదారు యొక్క ఆస్తిగా మిగిలిపోతుంది మరియు జీవిత కాలం తరువాత వారు దానిని తీసుకుంటారు వారు దానిని తిరిగి తయారు చేస్తారు మరియు దానిని తిరిగి ఉపయోగించుకుంటారు మరియు విలువ అందించబడుతుంది కాబట్టి నేటి మాడ్యూల్ చివరిలో నేను మీకు కొన్ని ఆలోచనలను వదిలివేస్తాను మీరు దీనిని ఫోరమ్లో పాల్గొనడానికి ఒక అసైన్మెంట్ గా పరిగణించవచ్చు కాబట్టి కస్టమర్తో సన్నిహితంగా ఉండటానికి ఇది ఎంతవరకు సహాయపడుతుందో ఈ కొత్త వ్యూహాత్మక పోటీ వ్యూహాలపై మీ చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను యూనిట్ చెల్లింపు కు మరియు మొత్తంగా కస్టమర్కు అందించిన మొత్తం విలువను ఇది ఎలా మెరుగుపరుస్తుంది పోటీతత్వానికి మరియు వ్యాపారాన్ని నిర్వహించడానికి కొత్త లాజిక్గా ఈ ఉత్పత్తి సేవా వ్యవస్థ గురించి మీ ఆలోచనలు మీ నుండి వినాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు